ఈ మాడ్యూల్కి స్వాగతం మనము లింక్డ్ లిస్ట్స్ అంటే ఏమిటో పరిశీలిస్తాము మరియు లింక్డ్ లిస్ట్స్ లను సూచించడానికి స్ట్రక్చర్లను ఎలా ఉపయోగించవచ్చో చూద్దాం కాబట్టి స్ట్రక్చర్లు ఎలా నిర్వచించబడతాయో మనం చూశాము స్ట్రక్చర్ల కోసం ఒక ముఖ్యమైన క్లాస్ మరియు సెల్ఫ్ రెఫరెన్షియల్ స్టోరేజ్ అని పిలువబడే దాన్ని ఎలా చేయాలో చూద్దాం ఇది చాలా ఉపయోగకరమైన విషయం మరియు మీరు డేటా స్ట్రక్చర్స్ అని పిలవబడే వాటిని చేసినప్పుడు మీరు చాలా వివరంగా నేర్చుకోబోతున్నారు కాబట్టి నేను C లో కొద్దిగా చేయాలనుకుంటున్నాను మరియు C ప్లస్ ప్లస్ అవసరాన్ని తెలియజేయడానికి ఇక్కడ ఉదాహరణను ఉపయోగించండి డేటా స్ట్రక్చర్లపై క్రింది ఉపన్యాసాలలో మనం c ప్లస్ ప్లస్ని ఎందుకు ఉపయోగిస్తున్నాము అంటే సింటాక్స్ చాలా సరళంగా మరియు స్పష్టంగా ఉంటుంది మీ కోర్సు సి ప్రోగ్రామింగ్పై ఆధారపడి ఉన్నప్పటికీ సి ప్లస్ ప్లస్ని ఉపయోగించి కొన్ని ఉపన్యాసాలు ఉన్నాయి మరియు సి ప్లస్ ప్లస్ యొక్క వాక్యనిర్మాణాన్ని తెలుసుకోవడం మీకు మంచిది ఆ ఉపన్యాసాలలో ఏమి జరుగుతుందో మీరు చూడవచ్చు కాబట్టి లిస్ట్ తో ప్రారంభిద్దాం లిస్ట్ అనేది వస్తువుల సమాహారం కాబట్టి నేను ఇంట్లో చాలా పుస్తకాలను కలిగి ఉండవచ్చు మరియు నేను నా షెల్ఫ్లో పుస్తకాల లిస్ట్ ను నిర్వహించాలనుకుంటున్నాను లేదా నేను ఒక తరగతికి బోధిస్తున్నాను మరియు నా తరగతిలో విద్యార్థుల లిస్ట్ ను నేను కోరుకుంటున్నాను నేను నిర్దిష్ట సెమిస్టర్లోని అన్ని మార్కుల లిస్ట్ ను ట్రాక్ చేయాలనుకుంటున్నారు కాబట్టి స్పష్టంగా మీరు అర్రేలను ఉపయోగించి దీన్ని అమలు చేయవచ్చు మరియు అర్రేలతో ఒక చిన్న సమస్య ఏమిటంటే మీకు అవసరమైన అంశాల సంఖ్యలో మార్పు వచ్చిన ప్రతిసారీ మీరు అర్రేని కుదించవలసి ఉంటుంది లేదా అర్రేని విస్తరించాలి కాబట్టి అర్రేలను విస్తరించడానికి లేదా కుదించడానికి C మీకు చక్కని లక్షణాన్ని అందించదు కాబట్టి మీరు int a100 అని చెబితే మీకు 100 పూర్ణాంకాలు ఉన్నాయి అంతకన్నా ఎక్కువ లేవు కాబట్టి ఇది చిన్న సమస్య బహుశా నా తరగతిలో కేవలం 90 మంది విద్యార్థులు మాత్రమే ఉండవచ్చు కానీ నేను 100 లేదా అంతకంటే తక్కువ మంది కోసం స్పేస్ ను కేటాయించాను నా తరగతిలో 110 మంది విద్యార్థులు ఉన్నారు మరియు నాకు 100 ఎలిమెంట్లకు మాత్రమే స్పేస్ ఉంది ఆవశ్యకత ఆధారంగా విస్తరించడం లేదా కుదించడం మరియు లింక్డ్ లిస్ట్ అని పిలవబడే వాటిని ఉపయోగించి చేసే ఒక ప్రాథమిక పద్ధతిని ఉపయోగించడం మంచిది కాబట్టి లింక్డ్ లిస్ట్ ఎలా అమలు చేయబడుతుందో చూద్దాం కాబట్టి సాధారణంగా మీ వద్ద డేటా అని పిలవబడే భావన మీకు ఉంటుంది డేటా మీరు నిజంగా నిర్వహించాలనుకుంటున్నది కానీ మీరు నోడ్ను నిర్వచించండి ఇది మీకు కావలసిన డేటాను కలిగి ఉన్న నోడ్ అని పిలువబడే ఒక స్ట్రక్చర్ ఇందులో next అని పేలివబడేదిఏదో ఉంది కాబట్టి అటువంటి స్ట్రక్చర్ ఇలా ఉంటుంది మీరు స్ట్రక్ట్ నోడ్ని కలిగి ఉన్నారు మరియు మీరు తర్వాత డబుల్ డేటా నోడ్ స్టార్ నెక్స్ట్ అని ఉంది కాబట్టి మనం ఏమి చేయబోతున్నాం అంటే మనకు కావలసిన డేటాను నిల్వ చేయడానికి డేటా అని పిలువబడే ఈ ఫీల్డ్ను ఉపయోగించబోతున్నాము మరియు ఈ ఫీల్డ్ next ని కలిగి ఉన్నాము ఇది next నోడ్ కి పాయింట్ చేయబడుతుంది కాబట్టి మీరు ఇక్కడ స్ట్రక్ట్ నోడ్ మరియు ఇక్కడ నోడ్ స్టార్ ఉన్నట్లు చూడవచ్చు ఇది స్వీయ సూచనగా చేస్తుంది కాబట్టి మీరు ఈ సందర్భంలో మనకు కావలసిన రకం తో ఒక ఎలిమెంట్ ను కలిగి ఉన్నారు మరియు ఈ సందర్భంలో ఇది డబుల్ మరియు మనము అదే రకానికి చెందిన తదుపరి ఎలిమెంట్ ను సూచించబోతున్నాము కాబట్టి మీరు దీన్ని నిధి వేటగా భావించవచ్చు కాబట్టి మీరు క్లూ ఉన్న ఒక ప్రదేశంతో ప్రారంభించండి మరియు ఇది మీకు మరెక్కడైనా పాయింటర్ను ఇస్తుంది అక్కడ కొత్త క్లూ ఉంది మరియు మీరు బహుమతిని కలిగి ఉన్న చివరి దానికి వెళ్లే వరకు మీరు క్లూలను వెంబడిస్తూనే ఉంటారు కాబట్టి ట్రెజర్ హంట్ అనే ఈ గేమ్ ఇలా పనిచేస్తుంది మీరు లింక్డ్ లిస్ట్ గురించి చాలా సారూప్యమైన విధంగా ఆలోచించవచ్చు మీరు క్లూలకు బదులుగా డేటాను కలిగి ఉన్నారు మరియు తదుపరి ఎక్కడికి వెళ్లాలో మీకు చెప్పే క్లూ కూడా ఉంది ఆపై మీరు అక్కడికి వెళితే మీకు మరొక క్లూ ఉంది మీకు ఈ విషయాల చైన్ ఉంది ఏదో ఒక సమయంలో ఈ లిస్ట్ ముగుస్తుంది కాబట్టి మీరు ఒకే రకమైన నోడ్ని సూచిస్తున్నారనే వాస్తవం నుండి స్వీయ సూచన వస్తుంది అని నేను ఇప్పటికే పేర్కొన్నాను మరియు ఇక్కడ మనము స్ట్రక్ట్ నోడ్ని కలిగి ఉన్నారని మీరు గమనించినట్లయితే ఈ నోడ్ ఇక్కడ వెంటనే కనిపిస్తుంది నోడ్ అనే డేటా రకం ఇక్కడ వెంటనే కనిపిస్తుంది అది సమస్య కాదు C అలా చేయడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది మరియు C ప్రత్యేకంగా ఈ లక్షణాన్ని కలిగి ఉంది ఎందుకంటే ఇది స్వీయ సూచన స్ట్రక్చర్లకు మద్దతు ఇవ్వాలనుకుంటోంది కాబట్టి ఇప్పుడు నాకు మూడు నోడ్లు ఉన్నాయని అనుకుందాం అవి A B మరియు C అని అనుకుందాం మరియు నోడ్ A కి 12 విలువ ఉండాలి నోడ్ Bకి 17 విలువ ఉండాలి మరియు నోడ్ Cకి 14 విలువ ఉండాలి మన వద్ద డేటా ఉంది మరియు వాటిని పాయింటర్లు అంటారు మనం ఏమి చేయబోతున్నాం అంటే మనం వాటిని కలిసి చైన్ వలే బంధించబోతున్నాం A నుండి మనము దాని పక్కన ఉన్న B కి లింక్ చేస్తాము B నుండి మనము దాని పక్కన ఉన్న C కి లింక్ చేస్తాము మరియు C అనేది లిస్ట్ లోని చివరి నోడ్ కాబట్టి C కాదు మరియు అది దేనిని సూచించకూడదు కాబట్టి మనము ముగింపులో నల్ ను కలిగి ఉండాలి కాబట్టి ఇప్పుడు ఇది లింక్డ్ లిస్ట్ అని మీరు చూడవచ్చు కాబట్టి ఇది లిస్ట్ కానీ ఒక ఎలిమెంట్ ను చేరుకోవడానికి మీరు మొదటి ఎలిమెంట్ నుండి ప్రారంభించి తదుపరి ఎలిమెంట్ కి సూచించే లింక్లను అనుసరించాలి మరియు చివరి వరకు కొనసాగించాలి కాబట్టి మీరు 17ని చేరుకోవాలనుకుంటే మీరు నేరుగా 17ని యాక్సెస్ చేయలేరు కాబట్టి అర్రేలో నేను A1 ని యాక్సెస్ చేసి ఉంటాను అది నన్ను అర్రేలోని రెండవ ఎలిమెంట్ కి తీసుకువెళ్తుంది A2 నన్ను అర్రేలోని మూడవ ఎలిమెంట్ కి తీసుకువెళ్లి ఉంటుంది అయితే లింక్డ్ లిస్ట్ లో మీరు మొదటి ఎలిమెంట్ ను యాక్సెస్ చేస్తారు మీరు ఇక్కడ పాయింటర్ను వెంబడించి తదుపరి ఎలిమెంట్ ను పొందండి ఆపై దాని పాయింటర్ ద్వారా తదుపరి ఎలిమెంట్ ని వెంబడించండి మరియు ఆ తర్వాత ఎలిమెంట్ ను చేరుకోండి కాబట్టి A B C అన్నీ ఇక్కడ పాయింటర్లు అని మనము అనుకుంటాము కాబట్టి మీరు స్టార్ A ని ఇస్తే అది ఈ స్ట్రక్చర్ ను ఇస్తుంది మరియు మీరు A next B చేయవచ్చు కాబట్టి B అనేది పాయింటర్ అని గుర్తుంచుకోండి కాబట్టి A యొక్క తదుపరి ఫీల్డ్ కూడా పాయింటర్ కాబట్టి ఇవి అనుకూలంగా ఉంటాయి చివరగా శూన్యం కోసం నేను ఇప్పటికే C లో null అనే కీవర్డ్ ఉందని పేర్కొన్నాను కాబట్టి స్టార్ C డాట్ next NULL అంటే C కి తర్వాత ఏదీ లేదు కాబట్టి మీరు ఏదైనా ఆపరేషన్ని ఉపయోగిస్తుంటే మీరు లిస్ట్ ను ఒకదాని తర్వాత ఒకటిగా చూస్తుంటే మీరు NULL ని చూసిన తర్వాత మీరు లిస్ట్ చివరలో ఉన్నారు మీరు ఇకపై ముందుకు వెళ్లలేరు ఇదే పని చేయడానికి మరొక మార్గం ఉంది nextకు బదులుగా మీరు A యారో next Bకి సమానం అని కూడా చేయవచ్చు మనము దీన్ని ఇప్పటికే స్ట్రక్చర్లకు పాయింటర్లుగా చూశాము మరియు బాణం ఆపరేటర్ను ముందుగా చూసాము కాబట్టి ఇప్పుడు నేను A యొక్క next next ఏమిటి next A పక్కన ఏమి ఉంది అప్పుడు మీరు Aతో ప్రారంభించండి మీరు తదుపరి తీసుకోండి మీరు ఇక్కడకు వెళ్లండి ఇక్కడకు వెళ్లే మరొకటి మీకు ఉంది కాబట్టి A యొక్క next next నిజానికి ఇక్కడ ఈ నోడ్ C ని సూచిస్తుంది కాబట్టి C ఏ పాయింటర్ ను సూచిస్తుందో మీరు దానిని పొందుతారు ఇది ఎలాగో చూద్దాం ఇవన్నీ వియుక్తంగా కనిపిస్తున్నాయి నా దగ్గర ఒక లిస్ట్ ఉంది ఇది మెమరీలో ఎలా కనిపిస్తుందో చూద్దాం కాబట్టి మనకు ఈ వియుక్త లిస్ట్ కావాలి నోడ్ 17కి నోడ్ 12 లింక్ కావాలి మరియు 17ని కలిగి ఉన్న తక్కువ నోడ్ 14ని కలిగి ఉన్న నోడ్కి లింక్ చేయాలి మరియు 14 కలిగి ఉన్న నోడ్ ఇంకేమీ సూచించకూడదు ఇదే మనకు కావాలి మరియు ఈ నోడ్లు మెమరీలో వివిధ స్థానాలలో ఉండవచ్చు ఉదాహరణకు 12ని కలిగి ఉన్న నోడ్ 600 లొకేషన్లో ఉండవచ్చు 17ని కలిగి ఉన్న నోడ్ లొకేషన్ 800లో ఉండవచ్చు మరియు 14ని కలిగి ఉన్న నోడ్ లొకేషన్ 700లో ఉండవచ్చు మీరు లింక్డ్ లిస్ట్ ను ఎట్టకేలకు ఏర్పాటు చేస్తే అది ఇలా ఉండాలి కాబట్టి మీరు లొకేషన్ 600 వద్ద 12ని కలిగి ఉంటారు మరియు తదుపరి ఫీల్డ్ 17ని కలిగి ఉన్న నోడ్ యొక్క అడ్రస్ ను కలిగి ఉంటుంది మరియు అది దేనిని సూచిస్తుంది అది 800 కాబట్టి అది మనకు ఇక్కడ ఉంది మరియు మీరు లొకేషన్ 800 వద్ద ఉన్న నోడ్17 కి వెళ్లి చూస్తే దాని తదుపరి విలువ ఏమిటి మీరు దీన్ని 14ని కలిగి ఉన్న నోడ్కి సూచించాలని మనము కోరుకుంటున్నాము కాబట్టి అది లొకేషన్ 712 వద్ద ఉంది మరియు అడ్రస్లో మనం ఇక్కడ ఏమి కలిగి ఉన్నాము మరియు అలా కాబట్టి మెమరీలో ఇది ఇలా కనిపిస్తుంది మరియు ఒక వియుక్త మార్గంగా మీరు ఇక్కడ చూసేది కాబట్టి 12 యొక్క తదుపరిది 800 మరియు మీరు స్థాన 800కి వెళితే మీరు విలువ కామా తదుపరి పాయింటర్ను పొందుతారు మీరు లొకేషన్ 712కి వెళితే మీరు విలువ మరియు తదుపరి పాయింటర్ని పొందుతారు మరియు null అనేది 0 తప్ప మరేమీ కాదు కాబట్టి null Cలో 0గా నిర్వచించబడుతుంది మరియు స్ట్రక్చర్ ను ఉపయోగించి లింక్డ్ లిస్ట్ ను రూపొందించడం చాలా సరళమైనది మరియు సూటిగా ఉంటుంది కాబట్టి లింక్డ్ లిస్ట్ లో జరిగే అనేక కార్యకలాపాలు ఉన్నాయి మీరు నోడ్ను చొప్పించవచ్చు మీరు నోడ్ను తొలగించవచ్చు మీరు నోడ్ను కనుగొనవచ్చు లేదా నోడ్లను ప్రదర్శించవచ్చు మరియు మొదలైనవి మరియు ఇది మనము చేసే చాలా ప్రాథమిక కార్యకలాపాల సెట్ నేను ప్రారంభం లో 100 మంది విద్యార్థులు ఉన్నారని చెప్పండి మరియు మరో 50 మంది విద్యార్థులు కోర్సు కోసం సైన్ అప్ చేసారు నేను వెళ్లి మరో 50 నోడ్లను చొప్పించాను మరియు వాటిని క్రమంలో ఉంచాను నా క్లాస్ నుండి కొంత మంది విద్యార్థి నిష్క్రమించి ఉండవచ్చు నేను ఆ నోడ్ని తొలగించాలనుకుంటున్నాను లేదా నిర్దిష్ట రోల్ నంబర్ ఉన్న విద్యార్థిని కనుగొనాలనుకుంటున్నాను నేను లిస్ట్ ద్వారా శోధించవలసి ఉంటుంది మరియు దానిని కనుక్కోవలసి ఉంటుంది కాబట్టి లింక్డ్ లిస్ట్ యొక్క భావన ఈ పనులన్నింటినీ ఒకదాని తర్వాత ఒకటి చేయడానికి నన్ను అనుమతిస్తుంది నోడ్ ఇన్సర్షన్ ఎలా అమలు చేయబడుతుందో చూద్దాం నా వద్ద 12 మరియు 14 లను నోడ్ లో కలిగి ఉన్న లిస్ట్ ఇప్పటికే ఉందని అనుకుందాం నా దగ్గర 2 నోడ్లు ఉన్నాయి మరియు దాని తర్వాత లిస్ట్ ఉండవచ్చు నేను 12 మరియు 14 మధ్య 17ని కలిగి ఉన్న ఈ నోడ్ని ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నాను నేను అలా చేయాలనుకుంటున్నాను మీరు పాయింటర్ మానిప్యులేషన్లని చేయాలి మీరు నిజంగా ఏమి చేయాలనుకుంటున్నారు మీరు 17 విలువను కలిగి ఉన్న కొత్త నోడ్ని కలిగి ఉన్నారు మరియు మీరు 12 మరియు 14 మధ్య ఉండాలనుకుంటున్నారు ఈ నోడ్ యొక్క తదుపరి పాయింటర్ 14గా ఉండాలని మీరు కోరుకుంటున్నారు కాబట్టి మీరు దీన్ని ఎలా చేస్తారు ఈ నోడ్ B అయితే B యొక్క తదుపరిది A యొక్క తదుపరిది అయి ఉండాలి అది మనకు ఇక్కడ ఉంది కాబట్టి B యొక్క తదుపరిది A యొక్క తదుపరిది ఇప్పుడు ఇది లింక్డ్ లిస్ట్ ను రూపొందించదు కాబట్టి ఇది ఇప్పుడు మన వద్ద ఉన్న నోడ్ల గొలుసు కాదు దీనికి బదులుగా మనకు 14ని సూచించే 2 నోడ్లు ఉన్నాయి 12ని కలిగి ఉన్న నోడ్ నుండి 17ని కలిగి ఉన్న ఈ నోడ్ని మీరు చేరుకోవడానికి మార్గం లేదు మనము దానిని మార్చాలి మరియు ఆ మార్గాన్ని మార్చాలి మీరు A యొక్క తదుపరి పాయింట్ని B కి చేస్తే అప్పుడు A యొక్క తదుపరి ఫీల్డ్ ఇప్పుడు B వైపు చూపబడింది ఇప్పుడు నేను A నుండి ప్రారంభిస్తే A యొక్క విలువ 12 మరియు A యొక్క తదుపరిది నన్ను B కి పాయింట్ చేస్తుంది B యొక్క విలువ 17 మరియు B యొక్క తదుపరిది నన్ను 14కి చూపుతుంది కాబట్టి ఇప్పుడు మీరు లింక్డ్ లిస్ట్ ను కలిగి ఉన్నారు మరియు మీరు ఒక ఎలిమెంట్ మరొకదానికి లింక్ చేసే ఒక ఎలిమెంట్ను కలిగి ఉంటారు నేను లిస్ట్ ప్రారంభంలో చొప్పించాలనుకుంటే నేను మొత్తం లింక్డ్ లిస్ట్ కు పాయింటర్గా ఉండే స్ట్రక్ట్ నోడ్ స్టార్ మై లిస్ట్ను రూపొందించాను మరియు నేను లిస్ట్ ప్రారంభంలో నోడ్ను చొప్పించాలనుకుంటున్నాను ఆపై కార్యకలాపాల క్రమం ఇలా ఉంటుంది కాబట్టి నేను కొత్త నోడ్ని సృష్టించాను నేను దానిని తీసుకొని ఇప్పటికే లిస్ట్ లో ఉన్న మొదటి నోడ్కి పాయింట్ చేస్తాను మరియు నేను నా లిస్ట్ ను కొత్త నోడ్కి సూచించేలా మారుస్తాను కాబట్టి ఈ సందర్భంలో నేను కొత్త నోడ్ యొక్క కంటెంట్లు ఏమిటో చూపించడం లేదు కానీ నేను ఇక్కడ చెప్పాలనుకుంటున్న విషయం అది కాదు నేను నోడ్ని చొప్పించాను మరియు దానికి కొంత చెల్లుబాటు అయ్యే విలువ ఉంటే d అనుకుందాం మరియు నేను లిస్ట్ ను మొదటి నుండి చివరి వరకు పర్యవేక్షిస్తే నేను d a b మరియు cలను చూస్తాను మీరు లిస్ట్ లోకి ఎలిమెంట్లను ఇన్సర్ట్ చేయగల మరొక మార్గం కూడా ఉంది మరియు దీన్ని చేయడానికి ఇది చాలా విలక్షణమైన మార్గం మీరు దీన్ని తర్వాత adt అనే లిస్ట్లో చూస్తారు కాబట్టి ఐటెమ్ల లిస్ట్ మరియు కేవలం లిస్ట్ ను కలిగి ఉండటానికి బదులుగా చెల్లుబాటు అయ్యే డేటా లేని హెడ్ నోడ్ అని పిలవడం ఉపయోగకరంగా ఉంటుంది కాబట్టి ఇది డమ్మీ నోడ్ అవుతుంది మరియు ఈ డమ్మీ నోడ్ లిస్ట్ ను సూచించబోతోంది కాబట్టి మనము దీనిని హెడ్ నోడ్ అని పిలుస్తాము ఇందులో చెల్లుబాటు అయ్యే డేటా ఉండదు మరియు అసలు లిస్ట్ హెడ్ డాట్ నెక్స్ట్ నుండి మాత్రమే ప్రారంభమవుతుంది మరియు నేను ఏమి చేయాలనుకుంటున్నాను నేను ఇక్కడ లిస్ట్ ప్రారంభంలో కొత్త నోడ్ని ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నాను కాబట్టి స్పష్టంగా ఈ నోడ్ను ఇక్కడ నుండి సూచించడం సాధ్యం కాదు myList దీన్ని సూచించకూడదు ఎందుకంటే ఇక్కడ మనము ఎల్లప్పుడూ డమ్మీ మరియు డమ్మీ నోడ్ నుండి హెడర్ నోడ్ ఉంటుందని ఊహిస్తున్నాము మీరు అన్ని ఎలిమెంట్ల లిస్ట్ ను పొందగలుగుతారు కాబట్టి నేను టెంప్ అనే ఈ కొత్త నోడ్ని కలిగి ఉన్నాను నాకు నిజంగా కావలసింది డమ్మీ నోడ్ టెంప్ని సూచించడం ప్రారంభించాలి మరియు టెంప్ A కి సూచించడం ప్రారంభించాలి కాబట్టి ఇప్పుడు నేను లిస్ట్ ను పరిశీలిస్తాను నేను డమ్మీ నోడ్తో ప్రారంభిస్తాను అది డమ్మీ అని నాకు తెలుసు కాబట్టి నేను దాని విలువను చూడను కాబట్టి నేను దాని తదుపరిదానికి వెళ్తాను అక్కడ చెల్లుబాటు అయ్యే విలువను ఇక్కడ ఇక్కడ మరియు ఇక్కడ అనుసరించి లిస్ట్ ముగింపుకు వెళుతుంది కాబట్టి ఇది లింక్డ్ లిస్ట్ యొక్క విలక్షణమైన అమలు ఇక్కడ ఎల్లప్పుడూ డమ్మీ నోడ్ ఉంటుంది మరియు డమ్మీ నోడ్ని కలిగి ఉండటం మీరు ఇన్సర్ట్లు మరియు డిలీట్లు మొదలైనవి చేయాలి అనుకున్నప్పుడు మీకు చాలా సహాయపడుతుంది ఏమైనప్పటికీ మీరు దీన్ని తదుపరి ఉపన్యాసంలో మరింత వివరంగా చూస్తారు కాబట్టి నోడ్ను కనుగొనడానికి మరొక పద్ధతిని చూద్దాం నా దగ్గర లింక్డ్ లిస్ట్ ఉంది మరియు నేను ఒక నిర్దిష్ట పేరుతో విద్యార్థి కోసం వెతకబోతున్నాను అప్పుడు నేను లిస్ట్ ప్రారంభం నుండి ప్రారంభించి కొనసాగుతూనే ఉండాలి నేను లిస్ట్ లో విద్యార్థిని కనుగొనలేనంత వరకు లేదా నేను కోరుకునే విద్యార్థిని కనుగొన్న క్షణం వరకు విద్యార్థి వివరాలను ముద్రించండి కాబట్టి లిస్ట్ లో నోడ్ని కనుగొనే పద్ధతిని నేను మీకు చూపబోతున్నాను కాబట్టి మైలిస్ట్ హెడర్ నోడ్ అని పిలువబడే డమ్మీ నోడ్ను సూచిస్తోందని గుర్తుంచుకోండి మరియు హెడర్ నోడ్ వాస్తవానికి లిస్ట్ ను చూపుతోంది కాబట్టి స్పష్టంగా నేను డమ్మీ నోడ్ నుండి శోధించడం ప్రారంభించకూడదు నేను మొదటి చెల్లుబాటు అయ్యే నోడ్ నుండి ప్రారంభించాలి మనకు పాయింటర్ p ఉంటుంది ఇది హెడర్ నోడ్ను దాటి ఉన్న నోడ్ను సూచిస్తుంది మరియు మనము ఒక సమయంలో ఒక ఎలిమెంట్ ను చూడబోతున్నాము నేను ఇప్పటికే నేను కోరుకున్న లేదా నేను వెతుకుతున్న నోడ్కి చేరుకున్నట్లయితే నేను ఆపి దానితో నేను చేయాలనుకున్నది చేయగలను లేకుంటే నేను అలాగే కొనసాగించాలి దీని కోసం ప్రోగ్రామ్ ఎలా వ్రాయాలో చూద్దాం కాబట్టి మీరు p ఈక్వెల్స్ మైలిస్ట్ డాట్ నెక్స్ట్ లేదా మైలిస్ట్ యారో నెక్స్ట్ తో ప్రారంభించండి కాబట్టి ఇది ఏమి చేస్తుంది అంటే ఇది p తో ప్రారంభమవుతుంది మొదటి పాయింటర్ను ఇలా పాస్ చేస్తుంది కాబట్టి మీరు pతో ప్రారంభించండి అది మైలిస్ట్ డాట్ను ప్రారంభిస్తుంది మైలిస్ట్ యారో నెక్స్ట్ ఈ ఫీల్డ్ మరియు అది ఇక్కడ చూపుతోంది p కూడా అక్కడ సూచించడం ప్రారంభిస్తుంది కాబట్టి అది అక్కడి నుండి మొదలవుతుంది మరియు మొదటి డేటా కూడా g కావచ్చు మరియు అది g అయితే నేను దాని గురించి ఏదైనా చేయాలనుకుంటున్నాను లేకపోతే నేను వెళ్లి పాయింటర్ను వెంటాడాలి నేను మొదటి నోడ్ నుండి రెండవ నోడ్కి వెళ్లాలి కాబట్టి అలా చేయడానికి మనకు p p డాట్ p యారో నెక్స్ట్ ఉంది కాబట్టి మనము ఇక్కడ నుండి ప్రారంభిస్తాము మరియు అది నేను వెతుకుతున్న షరతును సంతృప్తి పరచకపోతే నేను ఇక్కడికి తరలిస్తాను లేకపోతే else లో మీరు P p యారో నెక్స్ట్ ని కలిగి ఉంటారు కాబట్టి ఇది మిమ్మల్ని ఒక అడుగు దూరంలో తీసుకెళ్తుంది మరియు మీరు ఈ మొత్తం if then else విషయాన్ని వైల్ లూప్ లోపల ఉంచినట్లయితే అది ఒక సమయంలో ఒక ఎలిమెంట్ ను కదిలిస్తుంది ఇది మీరు లిస్ట్ చివర ఉన్న nullని చేరుకునే వరకు లేదా ఈ షరతు సంతృప్తి చెందేంతవరకు కొనసాగుతుంది కాబట్టి మీకు ఈ స్ట్రక్చర్ చుట్టూ వైల్ లూప్ అవసరం కానీ ఇది ప్రాథమిక ట్రావర్సల్ దశ ఈ if మరియు else ప్రాథమిక ట్రావెర్సల్ దశ ఇప్పుడు నోడ్ను ఎలా తొలగించాలో చూద్దాం కాబట్టి నేను ఎక్కడో ఈ లిస్ట్ ను కలిగి ఉన్నాను a b c నా లింక్డ్ లిస్ట్ మధ్యలో ఉంది మరియు హెడర్ నోడ్ ఇక్కడ ఉంది ఇక్కడ ఇతర నోడ్లు ఉండవచ్చు మరియు ఇక్కడ ఇతర నోడ్లు ఉండవచ్చు మరియు నేను b కలిగి ఉన్న నోడ్ను తొలగించాలనుకుంటున్నాను కాబట్టి దీన్ని చేయడానికి ఒక మార్గం క్రింది విధంగా ఉంది b ఎక్కడ నుండి సూచించబడిందో మనం కనుగొనవలసి ఉంటుందని మనకు తెలుసు కాబట్టి b యొక్క మునుపటిది a మరియు నేను చేయాలనుకుంటున్నది a యొక్క కంటెంట్ b ని సూచిస్తుంది దీనిని తదుపరి ఎలిమెంట్ వలె cకి మారుస్తాను కాబట్టి b యొక్క మునుపటిది a కాబట్టి a యొక్క తరువాతది ఇప్పుడు c అయి ఉండాలి మరియు b కాదు కాబట్టి మనము ఈ a యొక్క తదుపరి ఫీల్డ్ని కోరుకుంటున్నాము అది ఇప్పుడు bని సూచిస్తున్నది c కి మార్చాలి ఇది మనకు కావలసినది మరియు మనము ప్రక్రియలో bని కూడా తొలగించాలి ఎందుకంటే ప్రస్తుతం ఈ నోడ్ ఇప్పటికీ మెమరీలో ఉంది మరియు మీరు దానిని తొలగించకపోతే అది సమస్య అవుతుంది కాబట్టి మనము దీన్ని కూడా తొలగించగలగాలి మరియు ఇది ఆపరేటింగ్ సిస్టమ్ ద్వారా తిరిగి పొందబడుతుంది కాబట్టి దీన్ని ఎలా చేయాలో చూద్దాం కాబట్టి మీరు మొదటి నుండి ప్రారంభించండి మీరు నోడ్కి చేరుకునే వరకు మీరు ఎలిమెంట్లను చూస్తూనే ఉంటారు ఈ సందర్భంలో మీరు bకి చేరుకుంటున్నారు కానీ మీరు bకి వెళ్లి ఆపై bని తొలగించలేరు కాబట్టి మీరు తదుపరి పాయింటర్ ప్రమాణాలను సంతృప్తిపరిచే ఎలెమెంట్ల కోసం వెతుకుతూనే ఉంటారు కాబట్టి నేను మొదటి నుండి మొదలుపెడితే నేను aని చేరుకునేంత వరకు నేను అలాగే కొనసాగుతాను ఎందుకంటే a షరతును సంతృప్తిపరుస్తుంది b తదుపరి నోడ్ అని సంతృప్తిపరుస్తుంది మరియు నేను దీన్ని తొలగించాలనుకుంటున్నాను కాబట్టి నేను a వద్ద ఆగి a యొక్క తదుపరి పాయింటర్ను a యొక్క తదుపరిని a's next nextగా చేస్తాను ఎందుకంటే a యొక్క తదుపరిది b దాని తదుపరిది c నేను దానిని తీసుకొని A లో విలువను ఉంచాను లిస్ట్ లోని మొదటి నోడ్ను ఎలా తొలగించాలో చూద్దాం మరియు నేను ఇప్పుడు మీకు ప్రోగ్రామ్ సెగ్మెంట్ను చూపించబోతున్నాను ప్రస్తుతానికి లిస్ట్ ఖాళీగా లేదని మరియు చిత్రంలో చూపిన లిస్ట్ లో నాకు నాలుగు నోడ్లు ఉన్నాయని అనుకుందాం అక్కడ మరిన్ని ఎలిమెంట్లు ఉండవచ్చు మరియు నేను లిస్ట్ లోని మొదటి నోడ్ను తొలగించాలనుకుంటున్నాను నేను అలా చేయాలనుకుంటే నేను టెంప్ అనే వేరియబుల్తో ప్రారంభిస్తాను ఇది మైలిస్ట్ డాట్ నెక్స్ట్ ను సూచిస్తుంది కాబట్టి ఇక్కడ ఈ ఫీల్డ్ ఉంది మైలిస్ట్ నెక్స్ట్ ఇక్కడ ఈ ఫీల్డ్ మరియు మైలిస్ట్ నెక్స్ట్ ని మైలిస్ట్ నెక్స్ట్ నెక్స్ట్ కి పాయింట్ చేయాలి అనుకుంటున్నాను కాబట్టి మైలిస్ట్ యొక్క నెక్స్ట్ ఇప్పుడు A వైపు చూపుతోంది నాకు అది B కి పాయింట్ కావాలి అంటే మీరు నిజంగా సృష్టించబడిన ఈ క్రొత్త లింక్ని కలిగి ఉన్నారు మీకు అది కావాలి మరియు టెంప్ ఇప్పటికీ Aకి చూపుతోంది A ఇంకా మెమరీ నుండి తొలగించబడలేదు A కూడా Bని సూచిస్తోంది కానీ A మీ లిస్ట్ లో లేదు కాబట్టి ఈ సమయంలో నేను వెళ్లి A ని శోధిస్తే అది విఫలమవుతుంది ఎందుకంటే అది డమ్మీ నోడ్తో మొదలవుతుంది మరియు నేను డమ్మీ నోడ్ను దాటి B C మరియు D నుండి ముద్రించడం ప్రారంభిస్తాను A లిస్ట్ లో లేదు అయితే A ఇప్పటికీ మెమరీలో ఉంది మీరు దాన్ని తీసివేయాలనుకుంటున్నారు మీరు టెంప్ ని ఫ్రీ చేస్తారు అంటే A పోయింది నేను డైనమిక్ మెమరీ కేటాయింపు తరగతిలో దీని గురించి మాట్లాడాను కాబట్టి A పోయింది అయినప్పటికీ టెంప్ ఇప్పటికీ చెల్లని దానిని సూచిస్తోంది కాబట్టి ఇది చెల్లుబాటు అయ్యే మెమరీ స్థానం కాదు కాబట్టి మీరు టెంప్ null చేయాలి కాబట్టి రన్ టైమ్లో టెంప్కి ఏదైనా తదుపరి యాక్సెస్ గుర్తించబడుతుంది కాబట్టి మీరు ఇప్పుడు టెంప్ని null చేసిన తర్వాత రన్ టైమ్ని యాక్సెస్ చేస్తే ప్రోగ్రామ్ రన్ అవుతున్నప్పుడు ఇది ఎర్రర్ అవుతుంది మరియు మీరు ఇకపై చెల్లుబాటు కాని పాయింటర్ను వెంబడించే పరిస్థితి మీకు వస్తుంది ఇది రన్ సమయంలో సూచించబడుతుంది కాబట్టి లిస్ట్ లోని మొదటి నోడ్ను తొలగించడానికి ఇది సాధారణ కోడ్ లింక్డ్ లిస్ట్లోని ఎలిమెంట్లను ఎలా ప్రింట్ చేయాలి ఎలిమెంట్లను ప్రింట్ చేయడం అనేది హెడ్ నోడ్ నుండి మీరు nullకి చేరుకునే వరకు లిస్ట్ ను దాటడం మాత్రమే కాబట్టి ప్రింట్లిస్ట్ అనేది హెడ్ నోడ్కు పాయింటర్ను తీసుకునే ఒక ఫంక్షన్ అని నేను అనుకుంటాను మరియు మనము హెడ్ నోడ్ మినహా అన్ని నోడ్లను ప్రింట్ చేయాలనుకుంటున్నాము మరియు నేను లిస్ట్ లోని ఎలిమెంట్ల సంఖ్యను కూడా ప్రింట్ చేయాలనుకుంటున్నాను కాబట్టి డిస్ప్లేలిస్ట్ ఈ ఫంక్షన్ లేదా ప్రింట్లిస్ట్ ఇది ప్రింట్లిస్ట్ అయి ఉండాలి కాబట్టి మనము సున్నా ఎలిమెంట్లతో ప్రారంభిస్తాము ప్రారంభించడానికి లిస్ట్ లో ఎన్ని ఎలిమెంట్ లు ఉన్నాయో మనకు తెలియదు మనము సున్నా ఎలిమెంట్లు ఉన్నాయని ఊహిస్తాము మరియు మనము ప్రస్తుత నోడ్ని తీసుకుంటాము ఈ ప్రస్తుత నోడ్ హెడ్ నోడ్ను దాటి ఒక నోడ్ను సూచిస్తుంది కాబట్టి మనము హెడ్ నోడ్ కి తదుపరి దానితో ప్రారంభిస్తాము లిస్ట్ ఖాళీగా ఉంటే ఈ ptr టు హెడ్ దాని తదుపరిది నల్ అవుతుంది కాబట్టి ప్రస్తుత నోడ్ కూడా నల్ గా ఉంటుంది కానీ కేవలం ఒక ఎలిమెంట్ ఉన్నప్పటికీ ఈ ptr టు హెడ్ తదుపరి పాయింటర్ చెల్లుబాటు అయ్యే విలువగా ఉంటుంది మరియు ప్రస్తుత నోడ్ చెల్లుబాటు అయ్యే విలువతో ప్రారంభమవుతుంది కాబట్టి ప్రస్తుత నోడ్ నల్ కి సమానం కానప్పుడు మీరు ప్రస్తుత నోడ్ యొక్క కంటెంట్లను ప్రింట్ చేసి ప్రస్తుత నోడ్ను తదుపరి ఎలిమెంట్ కి తరలించి ఎలిమెంట్ల సంఖ్యను పెంచండి మీరు ప్రస్తుత నోడ్ నల్ ని చేరుకునేంత వరకు మీరు దీన్ని లూప్లో చేస్తూనే ఉంటారు చివరగా ఇది లిస్ట్ లోని ఎలిమెంట్ల సంఖ్యను ముద్రిస్తుంది కాబట్టి లూప్ యొక్క ఈ భావన మిమ్మల్ని ఒక నోడ్ నుండి తదుపరి నోడ్కి తదుపరి నోడ్కి ఎలా తీసుకువెళుతుందో మీరు స్పష్టంగా చూడవచ్చు ఈ ప్రస్తుత నోడ్ ఒక పాయింటర్ ఇది కదులుతూనే ఉంటుంది మరియు ప్రస్తుత నోడ్ యొక్క డేటా ఒకదాని తర్వాత ఒకటి ఉంటుంది కాబట్టి లింక్డ్ లిస్ట్ లో జరిగే అనేక కార్యకలాపాలు ఉన్నాయి కాబట్టి మీకు లిస్ట్ సృష్టించబడింది మీరు లిస్ట్ ఖాళీగా ఉందో లేదో తనిఖీ చేయవచ్చు మీరు లిస్ట్ కు జోడించాలనుకుంటున్నారు నోడ్ ఉందా లేదా అని మీరు కనుగొనాలనుకుంటున్నారు మీరు నోడ్ను తొలగించాలనుకుంటున్నారు లిస్ట్ ను ప్రింట్ చేయండి నిర్దిష్ట స్థానంలో ఇన్సర్ట్ చేయండి మీరు లిస్ట్ తో చేయాలనుకుంటున్న అనేక అంశాలు ఉండవచ్చు కాబట్టి మీరు తర్వాత లిస్ట్ పై తరగతిలో ఈ విషయాల ఉపసమితిని చూస్తారు కాబట్టి అనేక విషయాలు ఉన్నాయి మరియు మీరు ఈ విషయాలను అమలు చేయాలనుకోవచ్చు మరియు మీరు దీన్ని చేసినప్పుడు మీరు నిజంగా జాగ్రత్తగా ఉండాలి ఇది ఎలా అమలు చేయబడుతుందనే దాని గురించి మీరు చాలా వివరాలను చూడాలి కాబట్టి మీరు గుర్తుంచుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి మరియు ప్రతిసారీ వెళ్లి దీన్ని చేయడానికి ప్రోగ్రామర్కు ఎల్లప్పుడూ వదిలివేయడం మంచిది కాదు దీనికి బదులుగా మొత్తాన్ని ప్యాకేజ్ లా చేయడం మంచిది కాబట్టి పూర్ణాంకం మరియు ఫ్లోటింగ్ పాయింట్ వంటి ప్రాథమిక డేటా రకాల కోసం మనము కలిగి ఉన్నట్లే కొన్నిసార్లు అనుమతించబడిన కార్యకలాపాలతో చెల్లుబాటు అయ్యే డేటాను వాస్తవానికి ప్యాకేజీ లా చేయడం మంచిది కాబట్టి ఉదాహరణకు నేను పూర్ణాంకం అని చెప్పినప్పుడు కొన్ని కార్యకలాపాలు మాత్రమే అనుమతించబడతాయని మరియు కొన్ని కార్యకలాపాలు అనుమతించబడవని నాకు తెలుసు కాబట్టి మనం ఏమి చేయబోతున్నాం అంటే నేను దీన్ని తదుపరి ఉపన్యాసంలో చర్చిస్తాను మరియు మనము దీన్ని చేసే వాహనంగా C ప్లస్ ప్లస్ని కూడా పరిచయం చేస్తాను మరియు మీరుకు C ప్లస్ ప్లస్పై ఈ తదుపరి ఉపన్యాసాన్ని చాలా త్వరగా పరిచయం చేస్తాను ఈ కోర్సు ఇప్పుడు C ప్లస్ ప్లస్ని బోధనా మాధ్యమంగా ఉపయోగిస్తుంది కాబట్టి ఇది డేటా స్ట్రక్చర్లపై అన్ని ఉపన్యాసాల కోసం మీరు C ప్లస్ ప్లస్ ఉపయోగించడాన్ని చూస్తారు కాబట్టి మనము దానిని C ప్లస్ ప్లస్తో చేయాలని నిర్ణయించుకోవడానికి ఒక కారణం ఏమిటంటే ప్రోగ్రామ్ను మరింత స్పష్టంగా మరియు సంక్షిప్తంగా వ్యక్తీకరించడానికి భాష మిమ్మల్ని అనుమతిస్తుంది మరియు C అలా చేయడానికి మిమ్మల్ని అనుమతించదు కాబట్టి డేటా స్ట్రక్చర్లపై ఉపన్యాసాల కోర్సు లో C ప్లస్ ప్లస్ని ఉపయోగించబోతున్నట్లు మీరు చూస్తారు మరియు మీరు C ప్లస్ ప్లస్ని ఉపయోగించినప్పుడు అది మరింత స్పష్టంగా మరియు సులభంగా అర్థమయ్యేలా మారుతుంది ఇంతటితో ఈ మాడ్యూల్ ముగింపుకు చేరుకున్నాము ధన్యవాదాలు